ఈ మాడ్యూల్కు స్వాగతం చివరి మాడ్యూల్లో ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ ప్రభావం ఏమిటో చూశాము కాబట్టి ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ మరియు దీనికి ముందు మనం ఇన్పుట్ బయాస్ కరెంట్ ని చూశాము ఈ తరగతిలో ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క మరికొన్ని థర్మల్ డ్రిఫ్ట్ వంటి లక్షణాలు ఏమిటో చూస్తాము కాబట్టి థర్మల్ డ్రిఫ్ట్ అంటే ఏమిటి కాబట్టి స్లైడ్ చూద్దాం థర్మల్ డ్రిఫ్ట్ సెమీకండక్టర్ పరికరాలు కావడం వల్ల ఆపరేటింగ్ ఉష్ణోగ్రతలో మార్పు ఆప్ ఆంప్స్ ప్రవర్తన లో స్వల్ప మార్పులకు లోబడి ఉంటుంది ఎందుకంటే ఆప్ ఆంప్స్ సెమీకండక్టర్ పరికరాలతో రూపొందించబడ్డాయి కాబట్టి ఆప్ ఆంప్స్ను సెమీకండక్టర్గా పరిగణిస్తారు ఎందుకంటే మనం ఆప్ ఆంప్ పరికరాల రూపకల్పన కోసం సెమీకండక్టర్ మెటీరియల్ను ఉపయోగిస్తున్నాము మరియు మీరు సెమీకండక్టర్ పదార్థాన్ని ఉపయోగిస్తున్నప్పుడు అది గాలిని కలిగి ఉంటుంది అది ఆపరేటింగ్ ఉష్ణోగ్రతలో మార్పుతో దాని ప్రవర్తనన కొద్దిగా మారుతుంది కాబట్టి 25 డిగ్రీల లోపు మన సర్క్యూట్ ఉండకపోవచ్చు కాబట్టి ఉష్ణోగ్రత 35 డిగ్రీలకు పెరిగినప్పుడు దీనిని డ్రిఫ్ట్ అంటారు బయాస్ కరెంట్ ఆఫ్సెట్ ఆఫ్సెట్ వోల్టేజ్ ఉష్ణోగ్రతతో మారుతుంది కాబట్టి మనం అర్థం చేసుకున్నాము మీరు ఒక ఉష్ణోగ్రత శూన్యo చేస్తే మరొక ఉష్ణోగ్రత శూన్యంగా ఉండకపోవచ్చు బయాస్ కరెంట్ ఆఫ్సెట్ వోల్టేజ్ కోసం డ్రిఫ్ట్ పారామితులను పేర్కొనవచ్చు తయారీదారులు డేటాషీట్ ఏదైనా నిర్దిష్ట ఆప్ ఆంప్ యొక్క పరిమాణాన్ని నిర్దేశిస్తుంది ఉష్ణోగ్రతలో సెంటీగ్రేడ్ మార్పు యొక్క ప్రతి డిగ్రీతో ఇన్పుట్ ఆఫ్సెట్ మార్పుల మొత్తం గురించి చెబుతుంది ఇప్పుడు LM741 హీన స్థితి డ్రిఫ్ట్ విలువ డిగ్రీ సెంటీగ్రేడ్కు 15 మైక్రో వోల్ట్లు కాబట్టి సర్క్యూట్ 0 నుండి 16 డిగ్రీల వరకు పనిచేయవలసి వస్తే ఇన్పుట్ 15 మైక్రో ద్వారా మారవచ్చు 16 డిగ్రీల ఉష్ణోగ్రత కంటే 0 9 వోల్ట్ల 60 డిగ్రీల వరకు డిగ్రీ సెంటీగ్రేడ్కు వోల్ట్లు పరిధి అంటే 0 నుండి 60 వరకు 0 9 మిల్లీవోల్ట్ల మార్పు ఉంది కాబట్టి ఇది చాలా ఉంది మీరు మీ అవుట్పుట్ వద్ద ఏ ఉష్ణోగ్రత వద్ద రద్దు చేస్తున్నారో థర్మల్ డ్రిఫ్ట్ అర్థం చేసుకోవడం ముఖ్యం ఇప్పుడు 100 లాభంతో మా విలోమం కాని యాంప్లిఫైయర్ 25 డిగ్రీ వద్ద శూన్యమైన ఉదాహరణను చూద్దాం ఉష్ణోగ్రత 50 డిగ్రీలకు పెరిగితే అవుట్పుట్ వోల్టేజ్కు ఏమి జరుగుతుంది ఉష్ణోగ్రత 50 డిగ్రీలకు పెరిగితే ఆఫ్సెట్ డ్రిఫ్ట్ 0 15 మిల్లీవోల్ట్ పర్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది ఇది ఇచ్చిన సమస్య ఇది ఇచ్చిన సమస్య ఏమిటంటే నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ గెయిన్ 100 ని కలిగి ఉంది మరియు ఇది 25 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద శూన్యంగా ఉంటుంది కాబట్టి మా అవుట్పుట్ వోల్టేజ్ 0 సరైనది ప్రతిదీ జాగ్రత్తగా చూసుకుంటారు కాని దాని ద్వారా అవుట్పుట్ వోల్టేజ్ ఏమి జరుగుతుంది ఉష్ణోగ్రత 50 డిగ్రీలకు పెరిగితే ఇది దాదాపు రెట్టింపు అవుతుంది 50 కి రెట్టింపు డిగ్రీ సెంటీగ్రేడ్ 0 15 మిల్లీ వోల్ట్ల డ్రిఫ్ట్ యొక్క ఆఫ్సెట్ వోల్టేజ్ డ్రిఫ్ట్ కోసం చూద్దాం ఉష్ణోగ్రత కారణంగా ఇన్పుట్ వోల్టేజ్ డిగ్రీ సెంటీగ్రేడ్ ద్వారా 0 15 x మైనస్ 50 గా పెరుగుతుంది ఇది 3 75 మిల్లీవోల్ట్లకు సమానం ఇది ఇన్పుట్ మార్పు కనుక అవుట్పుట్ వోల్టేజ్ మారుతుంది Vo అనేది Vos ఇంటు ఓపెన్ లూప్ లాభం లేదా క్లోజ్డ్ లూప్ లాభం 75 గా ఉంది కానీ అవుట్పుట్ వోల్టేజ్ Vo 375 మిల్లీవోల్ట్లకు సమానంగా ఉంటుంది ఇది అవుట్పుట్ వోల్టేజ్లో చాలా పెద్ద మార్పును సూచిస్తుంది ఎందుకంటే ఇది అవుట్పుట్ వోల్టేజ్లో మార్పు చాలా పెద్ద డ్రిఫ్ట్ ఉంటుంది కాబట్టి అంటే ఆపరేషనల్ యాంప్లిఫైయర్ పనితీరుపై ఉష్ణోగ్రత యొక్క గణనీయమైన ప్రభావం ఉంది మరికొన్ని పారామితులను మరికొన్ని లక్షణాలు చూద్దాం ఇన్పుట్ పిన్నులను పరిశీలించడంలో ఇన్పుట్ నిరోధకత ఎలా ఉంటుంది LM741 కనీస ఇన్పుట్ నిరోధకత 2 మెగా ఓం ఇది చాలా తక్కువ అని మనకు తెలుసు చాలా ఆప్ ఆంప్స్ ఇన్పుట్ నిరోధకత 1 గిగా ఓంలపై కలిగి ఉందని తెలుసు ఇప్పుడు ఇన్పుట్ వోల్టేజ్ పరిధి ఎంత ఎక్కువ లేదా తక్కువ వోల్టేజ్ ఇన్పుట్ పిన్నుల ముందు వర్తింప చేసినప్పుడు Op amp సరిగా పనిచేయదు ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ శ్రేణులు అనేవి ఉంటాయి Op amp సరిగా పనిచేయదు అంటే అది దెబ్బతింటుందని అర్థం ఈ సందర్భంలో ప్లస్ మైనస్ 15 వోల్ట్లు వర్తింపజేస్తేఇన్పుట్ ప్లస్ మైనస్ 13 వోల్ట్ల క్రింద ఉండాలి ఇది సాధారణంగా మనం మాట్లాడుతున్నాం సాధారణంగా నేను ప్లస్ మైనస్ 15 ను వర్తింపజేస్తే నా ఇన్పుట్ వోల్టేజ్ పరిధి ప్లస్ మైనస్ 13 వోల్టులు చుట్టూ ఉండాలి పెద్ద సిగ్నల్ వోల్టేజ్ DC లో Op amp యొక్క లాభం అనంతం పొందుతుంది వాస్తవ ప్రపంచంలో ఇది పెద్దది కానీ అనంతం కాదు సాధారణ లాభం మిల్లీ వాట్స్ కీ 200 వోల్ట్లు లేదా 200000 ఉంటుంది ఇప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ స్వింగ్ అవుట్పుట్ వోల్టేజ్ స్వింగ్ ను మనం ఎలా నిర్వచించగలమో అవుట్పుట్ స్వింగ్ రకం విద్యుత్ సరఫరా పట్టాలకు స్వింగ్ చేస్తుందిప్లస్ 5 ప్లస్ 15 మైనస్ 15 కి లేదా మనం ఇచ్చిన విద్యుత్ సరఫరాకు వెళ్ళలేము గరిష్ట అవుట్పుట్ వోల్టేజ్ కూడా లోడ్ కరెంట్ మీద ఆధారపడి ఉంటుంది పెద్ద లోడ్తో అయితే అవుట్పుట్ అధికంగా వెళ్ళగలదు చాలా ఆప్ ఆంప్స్ విద్యుత్ సరఫరా రైల్కు కొన్ని వోల్ట్లలో అవుట్పుట్ను స్వింగ్ చేయగలవు అంటే కొన్ని ప్రత్యేకమైన ఆప్ ఆంప్స్ వాటిని రైల్ టు రైల్ ఆప్ ఆంప్స్ అని పిలుస్తారు ఇది 100 మిల్లీ వోల్ట్ల లోపల అవుట్పుట్ను స్వింగ్ చేయగలదు ఈ ప్రత్యేక ఆప్ ఆంప్స్ విద్యుత్ సరఫరా 6 వోల్ట్లు లేదా అంతకంటే తక్కువ ఉండే బ్యాటరీతో పనిచేసే ఉత్పత్తులలో ఉపయోగించబడుతుంది ఇది మీ అవుట్పుట్ వోల్టేజ్ స్వింగ్ అవుట్పుట్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ అయిన మరొక పరామితిని చూద్దాం అది ఆప్ ఆంప్ అవుట్పుట్ పిన్ నుండి ఎంత కరెంట్ సోర్స్ చేయవచ్చు అవుట్పుట్ వోల్టేజ్ పడిపోవచ్చు గరిష్ట ప్రవాహాన్ని పంపిణీ చేసేటప్పుడు 0 వోల్ట్ల దగ్గర సాధారణంగా Op amp 50 మిల్లీ కంటే ఎక్కువ ఆంపియర్లను ఇవ్వడం చేయడం సాధ్యంకాదు అప్పుడు మనం ఇష్టమైన కామన్ మోడ్ తిరస్కరణను చూశాము సాధారణ మోడ్ లాభం వ్యత్యాసం మోడ్ యొక్క నిష్పత్తి మన సాధారణ మోడ్ తిరస్కరణ నిష్పత్తి Op ఆంప్స్ తేడాను మాత్రమే యాంప్లిఫై చేస్తాయి మరియుఇన్పుట్లలో మరియు సాధారణ మోడ్ లాభం కాదు వాస్తవానికి ఇది ఒక సాధారణ మోడ్ వోల్టేజ్ అయినప్పటికీ ఒక చిన్న లాభం ఉంటుంది ఇన్పుట్లు ఒకే విధంగా ఉంటాయి ఈ సాధారణ మోడ్ లాభాలను ఆప్ ఆంప్ ఎంత తగ్గిస్తుందో CMRR చెబుతుంది 741 యొక్క CMRR హీన స్థితి లో 70 dB కలిగి ఉంది మరియు సాధారణంగా ఇది 90 dB అంటే 300000 అయితే 300000 కంటే ఎక్కువ CMRR గా కొన్ని ఇన్స్ట్రుమెంటేషన్ మరియు డిఫరెన్స్ యాంప్లిఫైయర్ కలిగి ఉన్నాయి ఇది 30000 LM7 4 1 కోసం కొన్ని యాంప్లిఫైయర్ల విషయంలో కొన్ని ఇన్స్ట్రుమెంటేషన్ మరియు వ్యత్యాసం యాంప్లిఫైయర్ ఇది సుమారు 300000 ఇది నిజంగా గొప్ప CMRR ఎక్కువ మన అవుట్పుట్ AD కి దగ్గరగా ఉంటుంది VD లో మనం ముందు సమస్యలను చూశాము మనం CMRR ను చూస్తున్నప్పుడు మనకు సమస్యలను పరిష్కరించారు ఇప్పుడు విద్యుత్ సరఫరా తిరస్కరణ నిష్పత్తి ఏమిటో చూద్దాం దీనిని పిఎస్ఆర్ఆర్ అంటారు డేటాషీట్లో మీకు V తెలిస్తే విద్యుత్ సరఫరా తిరస్కరణ నిష్పత్తి ఉంది విద్యుత్ సరఫరా వోల్టేజ్ తిరస్కరణ నిష్పత్తి ఏమీ కాదు కానీ ఇది ఆప్ ఆంప్ పవర్ పిన్స్కు వచ్చే నాయిస్ ఎంతవరకు ఫిల్టర్ అవుతుందో తెలియజేస్తుంది పవర్ పిన్లలో కూడా ఒక శబ్దం ఏర్పడుతుంది ఉదాహరణకు 120 హెర్ట్జ్ వద్ద 100 మిల్లీ వోల్ట్ రిపుల్ లతో 12 వోల్ట్ సరఫరా ఉంది ఈ ప్రభావం Op amp సర్క్యూట్ లో ఎలా Op amp సర్క్యూట్లో ఇది ఎలా ప్రభావితం చేస్తుంది మనకు 90 6 dB యొక్క PSRR ఉంది అంటే 63000 ఉంది కాబట్టి ఇన్పుట్ చూసే రిపుల్లు 63000 కారకం ద్వారా తగ్గించబడతాయి కాబట్టి 100 మిల్లీలతో వోల్ట్స్ రిపిల్ మరియు 96 డిబి యొక్క పిఎస్ఆర్ఆర్ ఆప్ ఆంప్ ఇన్పుట్ 1 6 మైక్రో వోల్ట్ల అలలని చూస్తుంది అందువల్ల 100 యొక్క లాభం అక్కడ ఉన్నప్పుడు కూడా 160 మైక్రో వోల్ట్ల రిపుల్ ఉంటుంది Op amp కి ఇన్పుట్ లేదు అందువల్ల విద్యుత్ సరఫరాను బాగా ఫిల్టర్ చేయడానికి మరియు కలిగి ఉండటానికి ఇది అవసరం మంచి PSRR మీరుఅర్థంచేసుకున్నారు కాబట్టి చాలా సర్క్యూట్లో మీరు విద్యుత్ సరఫరాను ఉపయోగించాలని చెబుతారు ఇది చాలా మంచి విద్యుత్ సరఫరా వోల్టేజ్ గుర్తింపు నిష్పత్తిని కలిగి ఉంది కాబట్టి విద్యుత్ సరఫరాకు వచ్చే నాయిస్ ని జాగ్రత్తగా చూసుకుంటారు ఇప్పుడు ఇది సాధారణంగా 120 హెర్ట్జ్ దగ్గర పేర్కొనబడింది కానీ ఇది అధిక పౌన పున్యంలో పడిపోతుంది ఇది విద్యుత్ సరఫరా వోల్టేజ్ తిరస్కరణ నిష్పత్తి గురించి తాత్కాలిక ప్రతిస్పందన అంటే ఏమిటి తాత్కాలిక ప్రతిస్పందన ఏమీ కాదు కానీ ఇది మీకు పల్స్ ఇన్పుట్కు Op amp ఎంత వేగంగా స్పందిస్తుంది అనే ఒక ఆలోచనను ఇస్తుంది అక్కడే అది తాత్కాలిక ప్రతిస్పందన అంటే సిగ్నల్ పెరుగుదల సమయం 10 శాతం నుండి 90 శాతానికి తీసుకునే సమయం కావచ్చు ఈ Op ఆంప్స్ కు నేను వర్తించే ఇన్పుట్ సమయంలో నేను ఎంత వేగంగా అవుట్పుట్ లో మార్పును చూడగలను ఇది10 సెకన్ల లాగ్ 1 సెకండ్ లాగ్ కొన్ని మిల్లీసెకన్ల అనేది తాత్కాలిక ప్రతిస్పందన కాబట్టి నేను తాత్కాలిక ప్రతిస్పందన వేగంగా ఉంటే నిరంతరం అవుట్పుట్ వోల్టేజ్లో మార్పును చూడగలుగుతాను కాబట్టి స్లీవ్ రేట్ అని పిలువబడే మరొక విషయాన్ని చూద్దాం స్లీవ్ రేట్ అంటే ఏమిటి ఇది ఎంత వేగంగా Op amp మారుతుందో తెలుపుతుంది మరియు ఇది వోల్ట్ల per మైక్రోసెకన్లలో కొలవబడుతుంది గరిష్ట పౌనపున్యం మరియు వ్యాప్తి సిగ్నల్ యొక్క వక్రీకరణ లేకుండా అవుట్పుట్ నిర్వహించగలదు అనేది ఇది మీకు ఇస్తుంది 741 LM741 విషయంలో సాధారణంగా స్లీవ్ రేట్ 0 5 వోల్ట్ల per మైక్రోసెకండ్ మధ్య ఉంటుంది కాబట్టి మీరు 10 కిలోల హెర్ట్జ్ 10 వోల్ట్ పీక్ నుండి పీక్ సైన్ వేవ్ వరకు ఉంటే అవుట్పుట్ మీద తేడా ఉంటుంది వోల్టేజ్ మార్చే వేగవంతమైన పాయింట్ దానిని 0 క్రాసింగ్ మార్పు రేటు dV dt ఏమీ లేదు కానీ మైక్రోసెకన్లకు 0 63 వోల్ట్లు కాబట్టి మైక్రోసెకన్కు 0 63 వోల్ట్ల గురించి డేటాషీట్లో 0 5 వోల్ట్ల స్పెసిఫికేషన్ యొక్క విలక్షణ విలువ మంచి అవకాశం ఉంది 10 వోల్ట్ల పీక్ టు పీక్ సైన్ వేవ్ 0 క్రాసింగ్ల వద్ద వక్రీకరణ ఉంటుంది వక్రీకరణ లేకుండా పనిచేయడానికి మార్గం దొరికింది వోల్టేజ్ను తగ్గించడం లేదా మీరు ఫ్రీక్వెన్సీని తగ్గించడం కాబట్టి నా అవుట్పుట్ మైక్రో సెకనుకు 0 63 వోల్ట్లు అయితే నా స్పెసిఫికేషన్ నా స్లీవ్ రేటు మైక్రోసెకండ్కు 0 5 మైక్రోసెకండ్ వోల్ట్లు ఉండాలి అని చెబుతుంది అప్పుడు ఒక అవకాశం ఉంది అవుట్పుట్ 0 క్రాసింగ్ యొక్క క్రాసింగ్ వద్ద వక్రీకరణ ఉంటుంది మరియు Op amp ను వోల్టేజ్ను తగ్గించడం మరియు ఫ్రీక్వెన్సీని తగ్గించడం వల్ల ఎటువంటి వక్రీకరణ లేకుండా ఆపరేట్ చేస్తుంది మళ్ళీ LM741 ను తక్కువ Op amp గా పరిగణిస్తారు మీరు అధిక రేటుతో ఒక Op amp ను నానోసెకండ్కు 1 వోల్ట్ స్లీవ్ రేట్ తో పొందవచ్చు తదుపరి ఒక బ్యాండ్విడ్త్ లేదా లాభం బ్యాండ్విడ్త్ గుణకారం చూద్దాం ఇది Op amp యొక్క చాలా ఒక ముఖ్యమైన లక్షణo లాభం అనేది పౌనపుణ్యం యొక్క లక్షణం ఇది LM741 లాభ బ్యాండ్విడ్త్ గుణకారం 1 మెగాహెర్ట్జ్ కలిగి ఉంటుంది దీని అర్థం ఒక మెగా హెర్ట్జ్ ఇన్పుట్తో గరిష్ట లాభం 1 కానీ వాస్తవానికి ఈ లాభం1 కన్నా తక్కువ ఎందుకంటే లాభం గుణకారం మనకు ఉన్న మూడు డిబి డెసిబెల్ 0 3 dB పాయింట్ 3 dB అంటే ఏమిటి అసలు వోల్టేజ్ విలువ దాని 0 707 కు పడిపోతుంది ఇన్పుట్ సిగ్నల్ 100 కిలో వాట్స్ ఉంటే గరిష్ట లాభం 10 గా పొందుతుందని మనం చూశాము కానీ ఇది 10 కిలో హెర్ట్జ్ ఇన్పుట్ ఉంటే గరిష్ట లాభం 10 సరైనది కాబట్టి ఇది మీ బ్యాండ్విడ్త్ లేదా లాభం బ్యాండ్విడ్త్ గుణకారం సరఫరా కరెంట్ గురించి ఆప్ ఆంప్లో మీ లోడ్ లేనప్పుడు విద్యుత్ సరఫరా నుండి తీసుకోబడుతుంది కాబట్టి Op amp కి లోడ్ లేనప్పుడు డ్రా అయిన కరెంట్ ఉంది కాబట్టి ఇది మీ సరఫరా కరెంట్ తక్కువ పనిచేసే తక్కువ ఆప్ ఆంప్స్ అందుబాటులో ఉన్నాయి అవి 10 మైక్రో ఆంపియర్ కంటే తక్కువ సాధారణంగా వేగంగా పనిచేసే Op amp ఎక్కువ శక్తితో నడుస్తుంది ఇది స్పష్టంగా ఉంటుంది కాబట్టి ఇవి మీరు డేటాషీట్లో చూస్తున్న కొన్ని పారామితులు కాబట్టి మేము త్వరగా వెనక్కి వెళ్లి డేటాషీట్లోని పారామితులు సరిగ్గా ఎక్కడ ఉన్నాయో చూస్తే అది ఉంటుంది మనం చూస్తున్న డేటా షీట్లు లో ఇప్పుడు ఈ పారామితులు లక్షణాలు కనపడుతున్నాయి అని చూస్తాము ఈ పారామితులు లక్షణాలను అర్థం చేసుకుంటాయి తిరిగి వెళ్లి చూడటం డేటా షీట్లో ఇచ్చిన పారామితులు లేదా లక్షణాలను మనం అర్థం చేసుకుంటున్నాము ఈ రోజు పారామితులు ఏమిటి లేదా ఏమిటో త్వరగా మరోసారి చూద్దాం లేదా LM741 యొక్క డేటా షీట్లో ఇవ్వబడిన లక్షణాలు మరియు పారామితులు ఏమిటి ఈ ప్రత్యేకమైన మాడ్యూల్ను ముగిస్తాను కాబట్టి స్లైడ్ను మరోసారి చూద్దాం ఇక్కడ మీరు చూసేది మీరు లక్షణాల సరఫరా వోల్టేజ్కు వెళితే మేము ఈ అవుట్పుట్ను చూశాము కాబట్టి వ్యవధిని కలిగి ఉండండి మేము శక్తి వెదజల్లడం ఉష్ణోగ్రత పరిధిని చూశాము ఇప్పుడు మనకు సరిగ్గా తెలిసిన ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ను మీరు ఇక్కడ చూస్తే మనం ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ యొక్క ప్రభావాన్ని ఎలా భర్తీ చేయగలం ఆఫ్సెట్ కరెంట్ యొక్క ప్రభావాన్ని మేము భర్తీ చేయవచ్చు బయాస్ కరెంట్ యొక్క ప్రభావాన్ని భర్తీ చేయవచ్చు ఇన్పుట్ నిరోధకత అంటే ఏమిటి ఇన్పుట్ వోల్టేజ్ అంటే ఏమిటి అవుట్పుట్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ అంటే ఏమిటి వోల్టేజ్ స్వింగ్ అంటే ఏమిటి సాధారణ మోడ్ తిరస్కరణ నిష్పత్తి అంటే ఏమిటి విద్యుత్ సరఫరా తిరస్కరణ నిష్పత్తి ఏమిటి స్లీవ్ రేట్ అంటే ఏమిటి బ్యాండ్విడ్త్ అంటే ఏమిటి విద్యుత్ వినియోగం ఏమిటి సరఫరా కరెంట్ అంటే ఏమిటి ఇప్పుడు మనం ప్రతిదీ స్లైడ్లలో చూడవచ్చు స్లైడ్లలో ప్రతిదీ చూశాము అదేవిధంగా ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ వోల్టేజ్ డ్రిఫ్ట్ CMRR చూడవచ్చు ఎందుకంటే విద్యుత్ సరఫరా తిరస్కరణ నిష్పత్తిలో CMRR లో కవరేజ్ సర్క్యూట్ కరెంట్ యొక్క అవుట్పుట్ మూలం ఇప్పుడు ఇచ్చిన డేటాషీట్ కోసం ఇచ్చిన డేటా షీట్ కోసం మీరు అర్థం చేసుకోగలరు విషయాలు ఎలా సరిగ్గా పనిచేస్తాయి కనీసం కొన్నింటి పై అయినా మనకు ఆలోచన ఉంది డేటాషీట్లోని పారామితులు మీరు డేటాషీట్ తెరిచినప్పుడు మీరు తెలుసుకోగలరు అదే సమయంలో నిర్దిష్ట ఐసికి ఆర్డరింగ్ సమాచారం ఏమిటి ఇది డేటాషీట్లో కూడా ఇవ్వబడింది కాబట్టి ఇప్పటి వరకు మనం చూసినవి డేటాషీట్ ఎలా ఉంటుందో చూశాము మేము డేటాషీట్నుఎప్పుడు తెరుస్తాము డేటా షీట్లో ఇవ్వబడిన లక్షణాల పారామితులు ఏమిటి మరియు మా అవుట్పుట్ను భర్తీ చేయడానికి ఈ లక్షణాలను ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకోవచ్చు మా అవుట్పుట్ 0 గా ఉండటం లేదా అవుట్పుట్ శూన్యంగా చేయడం కోసం కాబట్టి మనం ఇన్పుట్ బయాస్ కరెంట్ ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ ఇన్పుట్తో ఆఫ్సెట్ కరెంట్ తో ఎలా వ్యవహరించాలో అర్థం చేసుకోవాలి రెండూ ఇన్పుట్ టెర్మినల్స్ గ్రౌండ్ కు ఉన్నప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ను ఎలా రద్దు చేయవచ్చో మనం అర్థం చేసుకోవాలి నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఆఫ్సెట్ రద్దు అయినప్పుడు అవుట్పుట్లో మార్పు ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి ప్లాట్లు లేదా ఫ్రీక్వెన్సీ మొత్తం పనితీరును ఎలా ప్రభావితం చేస్తుందో మనం అర్థం చేసుకోవాలి కాబట్టి అర్థం చేసుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి మరియు మనం కొన్ని తీసుకున్నాము కార్యాచరణ యాంప్లిఫైయర్ అని పిలువబడే ఈ ప్రత్యేకమైన యాంప్లిఫైయర్ను అర్థం చేసుకోవడానికి చాలా విషయాలు కాబట్టి మీరు ఈ ప్రత్యేకమైన కోర్సు కోసం మొత్తం ఉపన్యాసాల ద్వారా వెళితే ఆపరేషనల్ యాంప్లిఫైయర్ల విషయాలు ఎలా పని చేస్తాయో మీకు తెలుస్తుంది మీకు సూచిక సర్క్యూట్ ఇచ్చినప్పుడు మరియు మీరు ఉంటే విషయాలు ఎలా పనిచేస్తాయో మీకు తెలుస్తుంది ప్రాసెస్ ప్రవాహం ఏమిటి లేదా మీరు సూచిక సర్క్యూట్ ఎలా తయారు చేయవచ్చో అడుగుతారు సూచిక సర్క్యూట్ లేదా మీరు కనీసం ఒక పరికరాన్ని చెప్పగలుగుతారు ప్రాసెస్ ప్రవాహం ఇప్పుడు ఎలా పనిచేస్తుంది మనకు తెలుసు మనం సిలికాన్ డయాక్సైడ్ను ఎలా పెంచుకోవాలో మనకు తెలుసు ఒక లోహాన్ని ఎలా డిపాజిట్ చేయాలో మనకు తెలుసు మనం లితోగ్రఫీని ఎలా చేయగలమో మనకు తెలుసు MOSFET ఎలా ఉందో మనకు తెలుసు మనం n ఛానెల్ను కల్పించగలము మనం p ఛానెల్ను కల్పించగలము క్షీణత MOSFET మనకు తెలుసు మనకు n MOSFET మరియు MOSFET ల యొక్క అనువర్తనం తెలుసు మనకు కాలువ లక్షణాలు మరియు బదిలీ లక్షణాలు తెలుసు కరెంట్ అద్దం మనకు తెలుసు CMOS కనీసం నాట్ గేట్ లాగా ఎలా పనిచేస్తుంది అని మనకు తెలుసు ఈ స్వల్ప వ్యవధి అయిన 30 గంటలలో ఈ సిద్ధాంతమే కాకుండా అనేక విషయాలను కవర్ చేయడానికి ప్రయత్నించాను మనం మరికొన్ని ప్రయోగాలు కూడా చేద్దాము కాబట్టి సర్క్యూట్ను ఎలా ఉపయోగించాలో మరియు ప్రయోగాలు ఎలా నిర్వహించాలో మీకు ఆలోచన వస్తుంది కాబట్టి సిద్ధాంతం ఎలా ఉందో కూడా మనం అర్థం చేసుకున్నాము మనం కొన్ని అనుకరణలు చేస్తాము మరియు మనం బ్రెడ్బోర్డ్లో కొన్ని ప్రయోగాలు చేస్తాము దానితో నేను మిమ్మల్ని తదుపరి తరగతిలో కలుస్తాను మీరు జాగ్రత్తగా ఉండండి బై